బయోరియాక్టర్లపై ఈ NPTEL ఆన్ లైన్ సర్టిఫికేషన్ కోర్సులో లెక్చర్ 7కు స్వాగతం చివరి ఉపన్యాసంలో ప్రాక్టీస్ సమస్య ప్రాక్టీస్ సమస్య 2 1 కు పరిష్కారం గురించి మనం గమనించాం కాబట్టి ఆ తర్వాత మెటీరియల్ తో కొనసాగిద్దాం మనం ఒక ఎంజైమ్ ప్రతిచర్య కోసం మైఖేలీస్ మెంటన్ కైనెటిక్స్ ను పరిశీలించాము అక్కడ ఎంజైమ్ మరియు ఉపక్షేపం ఒక ఎంజైమ్ ఉపక్షేపం సంక్లిష్టంగా ఉంది మరియు ఎంజైమ్ మరియు ఉత్పత్తి ఉత్పత్తి మరియు ఎంజైమ్ తిరిగి ఇవ్వడానికి ఎంజైమ్ ఉపక్షేపం విచ్ఛిన్నం అదే యంత్రాంగం అది చాలా సరళమైన పద్ధతి మరియు ఊహించిన విధంగా ఎంజైమ్ ప్రతిచర్యల కొరకు అనేక ఇతర రకాల యంత్రాంగాలు ఉనికిలో ఉన్నాయి మరియు మేము ఈ మైఖెలీస్ మెండెన్ కైనెటిక్స్ నుండి కొన్ని వైవిధ్యాలు గా చూస్తాము ఆ విధంగా మనం దానిని ఒక నిర్ధిష్ట ఫ్రేమ్ వర్క్ లో ఉంచడం తగిన పరామితులను పొందడం మరియు మొదలైన వాటిని పొందడం ఎంతో తేలిక అందువల్ల ఒక ఎంజైమ్ తో ఇతర గతిజాన్ని మనం ఇప్పుడు చూద్దాం కొన్ని నిరోధకాలు విసరబడ్డ పరిస్థితుల్లో సింగిల్ సబ్ స్క్రిట్ రకాన్ని చెప్పవచ్చు మనం చూడబోయే మొదటి నిరోధాన్ని పోటీ నిరోధం అని అంటారు ఈ సందర్భంలో నిరోధకం నిరోధకం చర్యను నిరోధిస్తుంది ఎంజైమ్ కు కట్టుబడి ఉండటం ద్వారా ప్రతిచర్యను నిరోధిస్తుంది తద్వారా పోటీని కల్పిస్తుంది తద్వారా పోటీ నినిరోధించడం అని అంటారు తద్వారా ఎంజైమ్ కు బైండింగ్ చేసే ప్రక్రియలో పోటీతత్వాన్ని అందిస్తుంది మరోవిధంగా చెప్పాలంటే పథకం ప్రతిచర్య పథకం ఇలా ఉంటుంది సబ్ స్ట్రేట్ ప్లస్ ఎంజైమ్ ఎంజైమ్ ను జతచేయడం ద్వారా మీకు ఎంజైమ్ సబ్ స్ట్రేట్ కాంప్లెక్స్ ని ఇస్తుంది ఇది రివర్సబుల్ రియాక్షన్ k 1 ఫార్వర్డ్ రేటు k 2 వ్యతిరేక చర్యరేటు మరియు ఎంజైమ్ సబ్ స్ట్రేట్ కాంప్లెక్స్ ఎంజైమ్ మరియు ఉత్పత్తిని ఇస్తుంది ఇది మైఖెలీస్ మెంటేన్ ఎంజైమ్ కైనెటిక్స్ అనే సాధారణ ఎంజైమ్ మరియు ఇక్కడ మేము ఎంజైమ్ తో సంకర్షణ ఒక నిరోధక అణువు కలిగి అదే సమయంలో ఒక ఎంజైమ్ నిరోధిత సంక్లిష్టతను ఇస్తుంది ఈ రకమైన ప్రతిచర్య పథకాన్ని కాంపిటీటివ్ ఇన్హిబిషన్ అని అంటారు ఇప్పుడు మీరు సమయం ఉన్నప్పుడు దీనిని ప్రయత్నించవచ్చు చాలా సమయం పడుతుంది అందువల్ల నేను మొత్తం విషయం పొందబోవడం లేదు మైఖెలీస్ మెండెన్ గతిజానికి అదే విధంగా ఉత్పన్నం ఉంది ఇది మరింత సంక్లిష్టంగా ఉంటుంది ఎందుకంటే ఒక చర్య జరుగుతుంది ఎలా చేయాలో చూడాలి మీరు దానిని పొందగలిగితే అది మీకు చాలా సమయం పడుతుంది కొన్ని పేజీలు మరియు ఇంకా ఎన్నో మనం ఇందులో v ని పొందుతాం ఇది ఒక బ్యాచ్ సిస్టమ్ అందువల్ల రేటు వాల్యూమెట్రిక్ రేటు అనేది ఉత్పత్తి యొక్క సంచయనం రేటుగా తీసుకోవచ్చు మరియు దీనిని ఇలా ఇవ్వవచ్చు ఈ పత్రం లో ఉద్దేశ్యపూర్వకంగా ఏర్పాటు చేయబడింది మా మైఖెలాస్ మెండెన్ గుర్తుంచుకోండి v vm SKmS ఇక్కడ K m మార్చబడింది Km అందువల్ల పోటీదారునిరోధం విషయంలో K m సవరించబడుతుంది ఈ యాంత్రిక విధానం ఎంజైమ్ తో సంతులనం చేస్తుంది మరియు ఇది ఎంజైమ్ కు సంబంధించిన ఉపవ్యవస్థతో పోటీపడుతూ ఉంటుంది మరియు తద్వారా చర్య కు ఆటంకం గా ఉంటుంది మరియు రేటు సమీకరణం విషయంలో మార్పు కేవలం K mలో మాత్రమే ఉంటుంది v m లో మాత్రమే మార్పు చెక్కుచెదరకుండా ఉంటుంది ఇక్కడ K I అనేది k 6 వ్యతిరేక చర్య k 5 ద్వారా ఫార్వర్డ్ చర్యా రేటు స్థిరాంకం వ్యతిరేక చర్యా స్థిరాంకం ఫార్వర్డ్ చర్యా స్థిరాంకం తో భాగించబడింది ఇంతకు ముందు పేర్కొన్నవిధంగా v m అలానే ఉంటుంది అందువల్ల K m మారుతుంది కనుక మనం లైన్ వీవర్ బర్క్ ప్లాట్ ని ప్లాట్ చేస్తే అప్పుడు మనం ఈ వాలుగా తగిన వస్తువులను మరియు సముచితమైన విషయాలను ఖండితంగా పొందుతాం నేను మీరు ఆ విషయం గుర్తించడానికి వీలు వాస్తవానికి ఒక సమస్యను మీరు కనుగొనడానికి ఒక సమస్యను కేటాయించండి తరువాత రకం ఇన్హిబిషన్ ఇంతకు ముందు పోటీతత్వం దీనిని అంటారు రెండోదానిని నాన్ కాంపిటీటివ్ ఇన్హిబిషన్ అని అంటారు నాన్ కాంపిటీటివ్ ఇన్హిబిషన్ కేస్ లో ఇన్హిబిటర్ ఎంజైమ్ అదేవిధంగా ఎంజైమ్ సబ్ స్ట్రేట్ కాంప్లెక్స్ కు బైండ్ చేస్తుంది పథకం ఇలా ఉంది ఇది మైఖేలీస్ మెంటేన్ పథకం మొదటి చర్య S ప్లస్ E రివర్సిబ్లీ E మీకు E మరియు P ని ఇస్తుంది ఎంజైమ్ ఇన్హిబిటర్ కాంప్లెక్స్ ఇవ్వడం కొరకు ఎంజైమ్ ఇన్హిబిటర్ కు బైండ్ చేస్తుంది ఎంజైమ్ సబ్ స్ట్రేట్ కాంప్లెక్స్ కూడా మీకు ఎంజైమ్ సబ్ స్ట్రేట్ ఇన్హిబిటర్ కాంప్లెక్స్ ఇవ్వడానికి ఇన్హిబిటర్ రివర్సిబుల్ గా బైండ్ చేస్తుంది అందువల్ల నాన్ కాంపిటీటివ్ ఇన్హిబిషన్ కొరకు ఇది అదనపు ప్రతిచర్య ఈ సందర్భంలో ఇన్హిబిటర్ ఎంజైమ్ కు అదేవిధంగా ఎంజైమ్ సబ్ స్ట్రేట్ కాంప్లెక్స్ కు బైండ్ చేస్తుంది మీరు మైఖెలాస్ మెంటేన్ పదార్థ సంతులనం మరియు వంటి అదే లైన్లలో ఒక సుదీర్ఘ ప్రక్రియ ద్వారా వెళ్ళవచ్చు మరియు మీరు సరిగ్గా చేస్తే మీరు v సమానాలు పొందుతారు ఒక బ్యాచ్ కేస్ V m సవరించబడింది పోటీతత్వ నిరోధం విషయంలో K m సవరించబడలేదు V m మారుతుంది K m అలానే ఉంటుంది మనం ఒక రకమైన నిరోధాన్ని చూస్తాం తర్వాత సమస్యని పరిశీలిద్దాం ఈ ఉపన్యాసానికి ఇది మంచిదని నేను భావిస్తున్నాను మూడోది నాన్ కాంపిటీటివ్ ఇన్హిబిషన్ మొదటిది పోటీ తరువాత పోటీలేని పోటీ లేని ది పోటీలేని నిరోధకం ఇన్హిబిటర్ ఎంజైమ్ సబ్ స్ట్రేట్ కాంప్లెక్స్ కు మాత్రమే బైండ్ చేస్తుంది పోటీతత్వ విషయంలో ఇది ఎంజైమ్ సబ్ స్ట్రేట్ కాంప్లెక్స్ కు కట్టుబడి ఉంటుంది ఇది ఎంజైమ్ కు బంధించబడింది ఎంజైమ్ కు బంధించబడ్డ నిరోధకం పోటీతత్వనిరోధం విషయంలో ఇది ఎంజైమ్ అలాగే ఎంజైమ్ సబ్ స్ట్రేట్ కాంప్లెక్స్ కు కట్టుబడి ఉంటుంది పోటీతత్వం లేని సందర్భంలో ఇది ఎంజైమ్ సబ్ స్ట్రేట్ కాంప్లెక్స్ కు మాత్రమే బైండ్ చేస్తుంది అటువంటి సందర్భంలో చర్యా యంత్రాంగం మైఖేలీస్ మెంటేన్ ప్లస్ ఎంజైమ్ సబ్ స్ట్రేట్ కాంప్లెక్స్ ప్లస్ I ఇది మీకు రివర్సిబ్లీ ఎంజైమ్ సబ్ స్ట్రేట్ ఇన్హిబిటర్ కాంప్లెక్స్ ని ఇస్తుంది

అన్ కాంపిటీటివ్ ఇన్హిబిషన్ V M మరియు K రెండూ సవరించబడ్డాయి ఈ కోర్సులో మనం చూసే మూడు రకాల ఇతర గతిజలు ఈ రకమైన గతిజనిని మరింత మెరుగ్గా అర్థం చేసుకోవడానికి మనం ఒక సమస్యను చేద్దాం మరియు ఇతర గతిజలు కూడా ఉన్నాయి కానీ మేము ఈ కోర్సులో ఆ చూడండి లేదు మనం ప్రాబ్లెమ్ సాల్వ్ చేయడానికి ముందు నాకు మరొక విషయం చెప్పనివ్వండి ఎంజైములు అంటే మనం ఎక్కువగా ప్రోటీన్లు అని చెప్పుకుందాం మనం ఇతర ఎంజైములు ఎక్కువగా ప్రోటీన్లు ఇతర ఎంజైములు లోకి వెళ్ళకూడదు మరియు వాటి ఫంక్షనాలిటీ ఎలా మడతలు ఎలా ప్రోటీన్ మడతలు మీ ప్రాథమిక జీవశాస్త్రం కోర్సు నుండి మీ అందరికీ తెలుసు అనే దానిపై ఆధారపడి ఉంటుంది అందువల్ల మడత లు సముచితం కానిలేదా ఏదైనా మార్గం ద్వారా అంతరాయం కలిగించినట్లయితే ఎంజైమ్ నిష్క్రియాత్మకంగా మారుతుంది యాక్టివ్ సైట్ లు మారితే అప్పుడు ఎంజైమ్ లు క్రియాహీనం అవుతాయి అలా జరగకుండా ఉండేందుకు అలాగే ఎంజైమ్ ను తిరిగి ఉపయోగించడానికి ప్రజలు ఎంజైమ్ ను చైతన్యపరచారు అవి ఎంజైమ్ యొక్క కార్యకలాపం లో కీలకమైనవి కాని భాగాలను తీసుకొని అవి కొన్ని మాట్రిస్ పై లంగరు వేసి అవి బీడ్ లేదా జెల్ లేదా బెడ్ వంటి ఒక పోరస్ మ్యాట్రిక్స్ కావచ్చు మరియు ఇమ్మొబిలైజ్డ్ ఎంజైమ్ లేదా ఇమ్మొబలైజ్డ్ ఎంజైమ్ తో ఎంజైమ్ చర్య ను చేపట్టాయి ఇవి ఎంజైములు ఒక పోరస్ మాత్రికపై ఉంచాయి మరియు ఎంజైమ్ ప్రతిచర్యలను నిర్వహించడానికి బయోరియాక్టర్లలో మాత్రికను ఉపయోగిస్తాము బీడ్స్ మరియు జెల్స్ చూడటానికి చాలా సులభం మీరు రియాక్టర్ కు జోడించవచ్చు స్టిర్డ్ వాతావరణం రియాక్టర్ కావచ్చు మరియు తరువాత ఈ బీడ్స్ లేదా జెల్స్ లోనికి సబ్ స్ట్రేట్ అవుతుంది ఇది ఎంజైమ్ తో సంకర్షణ పొందుతుంది ఉత్పత్తి తయారవుతుంది ఉత్పత్తి బయటకు వస్తుంది లేదా ఈ మాత్రికతో ఒక మంచం ఈ మంచం గుండా మరియు అది మంచం చివరనుండి బయటకు వచ్చినప్పుడు మార్పిడి జరుగుతుంది కాబట్టి ఎంజైమ్ ఇమ్మొబలైజేషన్ కు ఇది ఒక ఉదాహరణ ఇది కొన్ని ఉత్పత్తుల కొరకు పరిశ్రమలో భారీగా ఉపయోగించబడింది అందువల్ల ఇది ఒక పారిశ్రామిక ప్రక్రియ ఇవి జెల్స్ నానో కణాలు మరియు చిన్న ఉపరితలాలపై కూడా అస్థిరం చేయబడతాయి ఈ ఎంజైమ్ లు మరియు తగిన విధంగా చేసినప్పుడు అవి పురుగుమందులు లేదా భార లోహాలను గుర్తించడానికి బయో సెన్సార్లుగా ఉపయోగించవచ్చు మరియు గ్లూకోజ్ వంటి విశ్లేషణకొరకు కూడా ఉపయోగించవచ్చు ఎంజైమ్ ఇమ్మొబిలైజేషన్ బహుశా గ్లూకోజ్ ఆక్సీడేజ్ ఇమ్మొబిలైజ్డ్ గ్లూకోజ్ ఆక్సిడేజ్ లను తగిన ఫార్మాట్ లో గ్లూకోజ్ సెన్సార్ గా ఉపయోగించవచ్చు అదే సాధారణంగా కూడా చేస్తారు కాబట్టి ఇది ఉత్పత్తి ప్రయోజనం కోసం మాత్రమే కాకుండా వివిధ రకాల ప్రయోజనాల కోసం ఉపయోగించవచ్చు ఎంజైము ఇమ్మొబిలైజేషన్ యొక్క పారిశ్రామిక స్థాయి ఉపయోగానికి కొన్ని ఉదాహరణలు పెన్సిలిన్ ఎసైలేస్ లో పెన్సిలిన్ ఎసైలేజ్ ను అస్థిరపరచారు మరియు పెన్సిలిన్ G నుండి 6 APA ఉత్పత్తికి ఇమ్మొబిలైజ్డ్ ఎంజైమ్ ఉపయోగించబడింది 6 APA అనేది యాంటీబయాటిక్ అని మనం చూశాం మరియు పరిశ్రమలో నిస్మోబలైజ్డ్ రియాక్టర్ లో పెన్సిలిన్ జిని 6 APAగా మార్చడం జరిగింది ఆహార పరిశ్రమ చక్కెర చక్కెర మరియు ఫ్రక్టోజ్ ల యొక్క మిశ్రమం ఇది ఇమ్మొబిలైజ్డ్ గ్లూకోజ్ ఐసోమేరాస్ ద్వారా కూడా చేయబడుతుంది ఇంధన పరిశ్రమలో జీవ నూనె నుండి బయో డీజిల్ ను ఉత్పత్తి చేయడానికి లైపేజ్ లు ఇమ్మొబిలైజ్డ్ ఎంజైమ్ ఇమ్మొబిలైజ్డ్ లైపేజ్ లను ఉపయోగించి నిర్వహించబడతాయి మరియు ఇది ఒక కాగితం ఇది కూడా మీ రిఫరెన్స్ ల జాబితా అదనపు వనరుల జాబితా మీరు వెళ్ళి దాని నుండి తీసుకోవచ్చు పూర్తి రిఫరెన్స్ ఇక్కడ ఉంది ఇది 2010లో రీసెర్చ్ జర్నల్ ఆఫ్ బయోలాజికల్ సైన్సెస్ లో ప్రచురించబడింది మరియు అల్జోహైరీ ద్వారా ఇది శీర్షిక ఇమ్మొబిలైజేషన్ ఎంజైమ్ సాంకేతికపరిజ్ఞానాల్లో ఇటీవల పురోగతులు మరియు అనువర్తనాలు ఒక సమీక్ష కాబట్టి మీరు ఇమ్మొబిలైజ్డ్ ఎంజైమ్స్ గురించి కొన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటే మీరు ఆ పేపర్ చదవాలని అనుకోవచ్చు కేవలం ఎంజైములు మాత్రమే కాదు మనం ఇంతకు ముందు చూసిన కణాలకు కూడా అవి నిచైతన్యాన్ని ఇవ్వగలవు ఇది చాలా షీర్ తో ఒక బయోరియాక్టర్ యొక్క కఠినమైన వాతావరణాన్ని అధిగమించడానికి సహాయపడుతుంది తద్వారా కణాలు సంరక్షించబడతాయి రేట్ల పరంగా మరియు ఇంకా కొన్ని డౌన్ సైడ్లు ఉన్నాయి కానీ ఒక భావన పరంగా మీరు అస్థిర కణాలు ఇమ్మొబిలైజ్డ్ ఎంజైమ్లు లేదా కోర్సు పారిశ్రామిక ప్రక్రియలలో ఇమ్మొబిలైజ్డ్ కణాలు భారీగా అధ్యయనం చేయబడ్డాయి బహుశా వాటిని ఉపయోగించవచ్చు ఈ విధంగా ప్రాక్టీస్ సమస్య 2 2 ని మనం చూద్దాం మరియు ఈ లెక్చర్ ని మనం ఇక్కడ పూర్తి చేస్తాం తరువాత ఉపన్యాసంలో దీనిని ఎలా పరిష్కరించాలో నేను మీకు చెబుతాను సమస్య 2 2 ని ప్రాక్టీస్ చేయండి దీనికి ముందు కేవలం చిన్న లెక్చర్ యొక్క ఒక క్విక్ రీక్యాప్ మేము మైఖేలీస్ మెంటన్ గతిజానికి భిన్నంగా ఉండే ఎంజైమ్ ల కైనెటిక్ యంత్రాంగాలను పరిశీలించాము ముఖ్యంగా నిరోధక గతిని మేము చూసాము మేము మూడు రకాల నిరోధిత గతిని చూసాము పోటీతత్వం పోటీతత్వం లేని మరియు పోటీలేని ఏమి పోటీ సమయంలో జరుగుతుంది పోటీలేని సమయంలో ఏమి జరుగుతుంది మరియు పోటీలేని సమయంలో ఏమి జరుగుతుంది ఇన్హిబిటర్ దేనిని ప్రధానంగా బైండ్ చేస్తుంది ఇది తేడాను సృష్టిస్తుంది ఫలితంగా వచ్చిన గతి వ్యక్తీకరణ కూడా మొదటి సందర్భంలో మార్పు చెందడానికి భిన్నంగా ఉంటుంది రెండవ సందర్భంలో మరొకదానిని సవరించబడుతుంది మూడవ సందర్భంలో రెండూ సవరించబడ్డాయి కాబట్టి మేము చూసిన దానికంటే ఎక్కువ అప్పుడు మేము పరిశ్రమలో నిస్స౦కోచ౦గా ఉపయోగి౦చబడుతున్న ఎంజైములు గురి౦చి ఏదో చూశాము అలా చెప్పిన తరువాత ప్రాక్టీస్ సమస్య 2 2 ని మనం చూద్దాం ఒక ఎంజైమ్ సాధారణంగా ఒక పదార్థం S ఒక ఉత్పత్తి P గా మార్చడంలో మైఖేలీస్ మీన్ ప్రవర్తనను ప్రదర్శిస్తుంది పై మార్పిడి కొరకు దాని M M పరామితులను విభిన్న గాఢతవద్ద మరో పదార్థం I సమక్షంలో అంచనా వేయబడినప్పుడు ఇది దిగువ డేటాను ఇచ్చింది నిరోధం యొక్క రకం మరియు నిరోధకస్థిరాంకం తెలుసుకోవడం ఇక్కడ మైకేలిస్ మెండెన్ పరామితులను బట్టి v max మరియు K m v గరిష్టం నిమిషానికి మిల్లీమోలార్ మరియు K m గా మిల్లిమోలార్ మరియు మిల్లీమోలార్ లో నిరోధిత సంకోచం 0 0 5 1 5 మరియు 10 గా ఇవ్వబడ్డాయి అందువల్ల ఇవి మైఖేలస్ మెండెన్ పరామితులు V m మరియు K m వివిధ ఇన్హిబిటర్ గాఢతల్లో పొందబడ్డాయి నిరోధకరకం మరియు నిరోధక స్థిరాంకం K I ని కనుగొనమని మిమ్మల్ని కోరబడింది ముందుకు వెళ్లి దానిని చేయండి తరువాత ఉపన్యాసంలో మనం కలిసినప్పుడు మనం విషయాలను ముందుకు తీసుకెళతాం